హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులోని ఈ వీడియో లెక్చర్కి స్వాగతం ఈ వీడియో లెక్చర్ లో మనము FANCI అని పిలువబడే ఒక నిర్దిష్ట సాంకేతికతను పరిశీలిస్తాము ఇది హార్డ్వేర్ డిజైన్లో ఉపయోగించిన IP లోని లొకేషన్స్ను గుర్తించడానికి ఉపయోగించే ఒక టెక్నిక్ దీనిలో హార్డ్వేర్ ట్రోజన్ ఉండే అవకాశం ఉంది ఈ పేపర్ ని స్టెల్తీ మాలిసియస్ లాజిక్ని గుర్తించే FANCI అని పిలుస్తారు ఈ వీడియోలో ఉపయోగించిన కొన్ని స్లైడ్స్ ఆడమ్ వాక్స్మన్ యొక్క CCS టాక్ నుండి తీసుకోబడ్డాయి మరియు ప్రచురించబడిన ఈ పేపర్ యొక్క మొదటి రచయిత ఆడమ్ వక్స్మాన్ కాబట్టి చివరి వీడియో లెక్చర్ లో హార్డ్వేర్ ఐసి యొక్క పూర్తి డిజైన్ మరియు తయారీ సమయంలోని పూర్తి డిజైన్ మరియు తయారీ సైకిల్ లో అనేక మార్గాల్లో అనేక దశలు ఉండవచ్చు వీటి ద్వారా డిజైన్లో హార్డ్వేర్ ట్రోజన్ను చేర్చవచ్చు కాబట్టి మనము ఈ ప్రత్యేకమైన స్లైడ్ను చూశాము దీనిలో ఈ మొత్తం డిజైన్ ఫ్లోలో ట్రస్టెడ్ కాంపోనెంట్స్ మాత్రమే స్పెసిఫికేషన్ సమయంలో ఉన్నాయని మరియు పరికరం ఫ్యాబ్రికేట్ అయిన తర్వాత ప్యాకేజ్డ్ టెస్టింగ్ చేయబడి పర్యవేక్షించబడిందని మనము చర్చించాము కాబట్టి ఈ ఐసి డిజైన్ లైఫ్ సైకిల్ లో ప్రతి ఇతర దశ ట్రోజన్ను చొప్పించగల ప్రదేశంగా ఉండవచ్చు ఈ ప్రత్యేక చర్చలో మనము థర్డ్ పార్టీ ఐపి కోర్స్లలో చేర్చగల ట్రోజన్లను చూస్తాము సాధారణంగా ఒక సంస్థ హార్డ్వేర్ ఐసి ని డిజైన్ చేయాలనుకున్నప్పుడు వాస్తవానికి ఆ ఐసిలోని ప్రతి భాగాన్ని కోడ్ చేయరు కానీ వారు చిప్ కాన్సెప్ట్పై ఒక వ్యవస్థను ఉపయోగిస్తారు మరియు అనేక మంది విక్రేతల నుండి ఐపి కోర్స్ ను కొనుగోలు చేస్తారు ఆపై ఈ ఐపి కోర్ లన్నింటిని ఒక సింగిల్ చిప్ లోకి ఇంటిగ్రేట్ చేస్తారు కాబట్టి ఉదాహరణకు మనకు ఒక కంపెనీ ఉంది అనుకుందాము ఈ కంపెనీ లో కమ్యూనికేషన్ ఐసి డిజైన్ చేయాలనుకుంటున్నాము మరియు కమ్యూనికేషన్ ఐసికి ప్రాసెసర్ కోర్ వంటి అనేక భాగాలు ఉంటాయి దీనికి డిఎస్పి కోర్ ఉండవచ్చు దీనికి సీరియల్ పోర్ట్ వంటి అనేక ఐఓ యూనిట్స్ ఉండవచ్చు వివిధ ఇతర ట్రాన్స్సీవర్లు కలిగిఉండవచ్చు దీనికి ఆడియో ఇన్పుట్ కోడెక్స్ ఉండవచ్చును కాబట్టి కంపెనీ ఏమి చేస్తుందంటే ఈ ప్రతి భాగాలకు ఉపయోగించే ఐపి కోర్లను కొనుగోలు చేస్తుంది జనరల్ పర్పస్ ప్రాసెసర్ కోసం ఐపి కోర్ ఒక కంపెనీ నుండి కొనుగోలు చేయవచ్చు డిఎస్పి ప్రాసెసర్ సీరియల్ పోర్ట్ యుఎస్బి మరియు కోడెక్వంటి వివిధ పెరిఫెరల్స్ వేర్వేరు ఉత్పాదక సంస్థల నుండి కొనుగోలు చేయబడతాయి ఇప్పుడు ఈ ఐపి కోర్స్ అన్ని డిజైన్లో ఇంటెగ్రేట్ చేయబడి ఆపై ఐసి తయారీకి ఉపయోగించబడతాయి వాస్తవానికి ఇది చేయటానికి కారణం ఇది అభివృద్ధి సమయాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీకు కావలసిందల్లా కొనుగోలు చేసిన వివిధ ఐపి కోర్లను ఇంటెగ్రేట్ చేయడం అలాగే ఈ అభివృద్ధి సాంకేతికత ఖర్చును కూడా తీవ్రంగా తగ్గిస్తుంది ఎందుకంటే ఆ ఐసిలో ఉపయోగించే ప్రతి భాగాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన డెవలపర్స్ విషయంలో కంపెనీ పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి దీర్ఘకాలంలో ఐసిల డిజైన్కు ఈ పద్దతి డెవలప్ మెంట్ సమయాన్ని తగ్గించడానికి మరియు ఖర్చును తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కావున ఈ రోజు మనం చూడబోయేది ఏమిటంటే ఈ ఐపి కోర్లలో ప్రతి ఒక్కటి హార్డ్వేర్ ట్రోజన్ను కలిగి ఉండగల ముప్పు ఉంది కాబట్టి ఈ ప్రతి ఐపి కోర్ వేరే థర్డ్ పార్టీ ఐపి హౌస్ నుండి రూపొందిస్తారు లేదా కొనుగోలు చేస్తారు కావున వాటిలో ప్రతి ఒక్కటి హార్డ్వేర్ ట్రోజన్ను చొప్పించగలవు ఈ థర్డ్ పార్టీ ఐపి కోర్ డిజైన్ కంపెనీల ను నమ్మలేము మరియు అందువల్ల వాటిలో హానికరమైన ట్రోజన్లు ఉండవచ్చు ఇప్పుడు వాస్తవానికి ఈ ఐసిని డిజైన్ చేస్తున్న సంస్థకు వేలకొలది ఐపి కోర్స్ లైన్స్ ను స్కాన్ చేయడం ద్వారా పొటెన్షియల్ ట్రిగ్గర్స్ మరియు పొటెన్షియల్ పేలోడ్లను వెతకడం అంత సులభమైన పని కాదు సంక్లిష్టమైన ఐపి కోర్ పదివేల లైన్స్ హెచ్డిఎల్ కోడ్ లాగా రన్ అవుతుంది మరియు ఈ లైన్స్ యొక్క చాలా చిన్న ఉపసమితి హార్డ్వేర్ ట్రోజన్ను కలిగి ఉంటుంది కావున వాస్తవానికి ఒక నిర్దిష్ట IP యొక్క కోడ్ను చూడటం ద్వారా హార్డ్వేర్ ట్రోజన్ ఉనికిని గుర్తించడం చాలా కష్టం FANCI ఏమి చేస్తుందంటే ఇది ఈ కోడ్ యొక్క రీజియన్స్ను హైలైట్ చేయగల ఆటోమేటెడ్ ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది ఇది ఒక IP కోడ్లో ఉన్న సిగ్నల్స్ ను గుర్తించగలదు ఇదే ట్రోజన్ చొప్పించబడే ఏరియా కావచ్చు ఈ ఫ్రేమ్వర్క్ యొక్క సంపూర్ణ లక్ష్యం ఈ కోడ్లోని నిర్దిష్ట ప్రాంతాలను చూడటానికి మరియు వాటిలో హార్డ్వేర్ ట్రోజన్ను కలిగి ఉండగల ఈ రీజియన్స్ను మరింత దగ్గరగా చూడటానికి టెస్టర్కు సహాయం చేయడమే మనము మునుపటి వీడియోలో చర్చించినట్లుగా ప్రతి హార్డ్వేర్ ట్రోజన్ యొక్క విశిష్ట లక్షణం ఏమిటంటే అది చిన్నదిగా ఉంటుంది సాధారణంగా ఐసి యొక్క మొత్తం డిజైన్లో చాలా తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మరియు రెండవది స్టెల్తీ స్టెల్తీ అంటే పరికరం లేదా ఐసి యొక్క సాధారణ పని సమయంలో టెస్టింగ్ ప్రాసెస్లో ట్రోజన్ పాసివ్ మరియు ఇన్ ఆక్టివ్గా ఉంటుంది మరియు నిర్దిష్ట ట్రిగ్గర్లను పొందినప్పుడు మాత్రమే ట్రోజన్ ఆక్టివేట్ అవుతుంది ఇప్పుడు చిన్నగా ఉండడం మరియు స్టెల్తీగా ఉండడం అనే ఈ రెండు లక్షణాలు ట్రోజన్లను ఒక ఐసి యొక్క సాధారణ పరీక్ష దశలో గుర్తించడం చాలా కష్టతరం చేస్తాయి సాధారణంగా ఒక ఐసి పరీక్షించబడినప్పుడు టెస్ట్ అల్గోరిథంలు చాలా ఎక్కువ కవరేజీని పొందే విధంగా రూపొందించబడ్డాయి కాబట్టి మనకు చాలా సమర్థవంతమైన టెస్ట్ అల్గోరిథమ్స్ ఉంటాయి ఇవి 99 శాతం కవరేజీని పెంచుతాయి దీని అర్థం ఏమిటంటే 99 శాతం చిప్ వాస్తవానికి ఈ అల్గోరిథంలచే పరీక్షించబడుతుంది దురదృష్టవశాత్తు మిగిలిన 1 శాతం ప్రాంతాలు పరీక్షించబడవు కాబట్టి ఈ ప్రాంతంలోనే హార్డ్వేర్ ట్రోజన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐపిలోని కోడ్ యొక్క భాగాలను పరీక్షించేటప్పుడు చాలా ఆక్టివ్గా ఉండే కోడ్లోని ప్రాంతాల కోసం పరీక్షించేటప్పుడు స్టీల్త్ తో ఎలా మారుతుందో ఈ ప్రత్యేక గ్రాఫ్ చూపిస్తుంది అవి స్టెల్తీ కావు కాబట్టి గ్రాఫ్ యొక్క ఈ ప్రాంతంలోకి వస్తాయి స్టీల్త్ పెరిగేకొద్దీ మనం చూసేది ఏమిటంటే పరీక్ష దశలో ఈ కంపోనెంట్స్ యొక్క ఆక్టివిటీ తక్కువగా ఉంటుంది వాస్తవానికి FANCI ఇతర రెగ్యులర్ టెస్టింగ్ మెకానిజమ్ ల నుండి భిన్నమైనది ఎలాగంటే సాధారణ లేదా రెగ్యులర్ టెస్టింగ్ మెకానిజమ్స్ చేయలేని ఈ ప్రత్యేక ప్రాంతంపై FANCI దృష్టి పెడుతుంది ఒక పరికరంలో చాలా స్టెల్తీగా ఉన్న సిగ్నల్స్ను FANCI గుర్తిస్తుంది కాబట్టి ఈ సిగ్నల్స్ FANCI యొక్క అవుట్పుట్గా అందించబడతాయి మరియు ఈ సిగ్నల్స్ హార్డ్వేర్ ట్రోజన్ను కలిగి ఉండాలి FANCI యొక్క సంపూర్ణ లక్ష్యం పూర్తిగా ఫాల్స్ నెగేటివ్స్ కలిగి ఉండటమే కాదు అంటే ఒక పరికరంలో హార్డ్వేర్ ట్రోజన్ ఉంటే FANCI దానిని గుర్తించగలగాలి కొన్ని ఫాల్స్ పాజిటివ్స్ కలిగి ఉన్నా ఫర్వాలేదు ఫాల్స్ పాజిటివ్స్ ఆమోదయోగ్యమైనవి అనగా వాస్తవానికి అలాంటి ట్రోజన్ లేనప్పుడు హార్డ్వేర్ ట్రోజన్ను కలిగి ఉన్నట్లు FANCI కొన్ని సిగ్నల్లను ఫ్లాగ్ చేయడం సరైనదే కాబట్టి భారీ ఐపి కోర్లోని స్టెల్తీ సిగ్నల్స్ను FANCI గుర్తించే ప్రధాన సూత్రం కంట్రోల్ వాల్యూస్ని నిర్వచించడం మనకు ఇక్కడ ఒక నిర్దిష్ట ఐపి కోర్ ఉందనుకుందాము ఇది మూడు ఇన్ పుట్స్ A B మరియు C ని తీసుకుంటుంది మరియు O అనే ఒక అవుట్ పుట్ను అందిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక హార్డ్వేర్ డిజైన్ కోసం ట్రూత్ టేబుల్ ఇక్కడ చూపబడింది కాబట్టి A B మరియు C ఇన్పుట్లను బట్టి అవుట్పుట్ O మారుతూ ఉంటుందని మనం చూస్తాము వాస్తవానికి FANCI ఈ ప్రతి ఇన్పుట్ అవుట్పుట్ O పై ఎంత ప్రభావం ఉంటుందో కొలుస్తుంది మరో మాటలో చెప్పాలంటే ఇన్పుట్ A అవుట్పుట్ O ను ఎంత ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉదాహరణకు ఇన్పుట్ A మరియు FANCI మనకు 0 5 విలువను ఇస్తుంది ఇది అవుట్పుట్ పై A కి 0 5 నియంత్రణ ఉందని సూచిస్తుంది దీనిని FANCI వాస్తవానికి ఈ క్రింది వాటి ద్వారా లెక్కిస్తుంది కాబట్టి ఇది మిగిలిన ఇన్పుట్లను ఉదాహరణకు ఇక్కడ 00 స్థిరంగా ఉంచుతుంది మరియు తరువాత A యొక్క విలువను 01 కి మారుస్తుంది మరియు అవుట్పుట్ వాస్తవానికి మారుతుందో లేదో చూస్తుంది B మరియు C లు 0 అయినప్పుడు ఇన్పుట్ A లో మార్పు కూడా అవుట్పుట్ O ను ప్రభావితం చేస్తుందని ఇక్కడ మీరు చూస్తారు మరోవైపు ట్రూత్ టేబుల్ యొక్క ఈ ప్రత్యేక భాగాన్ని పరిశీలిస్తే ఇక్కడ B 0 మరియు C 1 లో మార్పు A అవుట్పుట్ మీద ఎటువంటి ప్రభావం చూపదు కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏమిటంటే B మరియు C యొక్క కొన్ని విలువలకు A అవుట్పుట్ ను ప్రభావితం చేస్తుంది మరోవైపు B మరియు C యొక్క కొన్ని ఇతర విలువలకు A అవుట్పుట్పై ఎటువంటి ప్రభావం చూపదు కాబట్టి FANCI వాస్తవానికి ఏమి కొలుస్తుందంటే ఈ ఇన్పుట్ A అవుట్పుట్ను ప్రభావితం చేసే సంభావ్యత కాబట్టి ఈ నాలుగింటిలో ఉదాహరణకు A వీటిలో రెండింటిని ప్రభావితం చేస్తుంది కాబట్టి నాలుగింటిలో రెండు అనగా A అవుట్పుట్పై 0 5 నియంత్రణను కలిగి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మనము ట్రూత్ టేబుల్ను కొద్దిగా మార్చుకుంటే మనం హార్డ్వేర్ డిజైన్ను కొద్దిగా మార్చుకుంటాము మరియు దానివల్ల మనకు ఇది ఉంది మరియు ఇక్కడ మనం చూసేది ఏమిటంటే A యొక్క విలువ పై ఆధారపడకుండా అవుట్పుట్లో ఎటువంటి మార్పు లేదు ఉదాహరణకు B మరియు C రెండూ 0 అని ఇచ్చినట్లయితే A లోని మార్పు ఈ సందర్భాలలో అవుట్పుట్ని ప్రభావితం చేయదు ఈ విధంగా ఈ సందర్భంలో A అవుట్పుట్ O ను ప్రభావితం చేయదని మనము అంటున్నాము లేదా A కూడా ప్రభావితం కాని ఇన్పుట్ అని చెప్తాము కాబట్టి ఇప్పుడు మనము హార్డ్వేర్ ట్రోజన్లో ట్రిగ్గర్ కోసం కంట్రోల్ వాల్యూస్ ఎలా కనిపిస్తాయో చూద్దాం మునుపటి వీడియోలో మనం చూసినట్లుగా చీట్ కోడ్ ద్వారా ప్రేరేపించబడిన కాంబినేషనల్ హార్డ్వేర్ ట్రోజన్ లేదా హార్డ్వేర్ ట్రోజన్ ఇలా కనిపిస్తుంది ట్రిగ్గర్ ఇక్కడ ఒక నిర్దిష్ట ఇన్పుట్ కోసం వేచి ఉంటుంది లేదా అడ్రస్ 0xDEADBEEF కి సమానంగా ఉండాలి ఇది వాస్తవానికి ట్రిగ్గర్ను 1 కి సమానంగా సెట్ చేస్తుంది కాబట్టి మనము అడ్రస్ కోసం ట్రూత్ టేబుల్ను పరిగణనలోకి తీసుకుంటే ఆ అడ్రస్ 32 బిట్ విలువ అని ట్రిగ్గర్ అనుకుంటుంది ఇది ఈ విధంగా కనిపిస్తుంది మనకు 32 బిట్స్ అడ్రస్ ఇక్కడ A0 నుండి A31 వరకు ఉన్నాయి మరియు మనకు ట్రిగ్గర్ సిగ్నల్ ఉంది ఇది ఇక్కడ ఒకే బిట్ కాబట్టి ఇందులో మనం చూసేది ఏమిటంటే ఈ ట్రూత్ టేబుల్లోని చాలా వరుసలలో ట్రిగ్గర్ విలువ 0 గా ఉంటుంది A0 నుండి A31 యొక్క విలువలు ఈ నిర్దిష్ట 0xDEADBEEF ఇన్పుట్ను కలిగి ఉన్నప్పుడు అన్ని ఇతర సందర్భాలలో మీకు ట్రిగ్గర్ విలువ 1 గా ఉంటుంది లేదా ట్రిగ్గర్ 0 విలువను కలిగి ఉంటుంది అందువల్ల ఈ ప్రతి అడ్రస్ లైన్ యొక్క కంట్రోల్ వాల్యూను మనం లెక్కించినట్లయితే 12 16 కంట్రోల్ వాల్యూను పొందుతాము ఇప్పుడు ఒక సాధారణ హార్డ్వేర్ ట్రోజన్ అటువంటి కంట్రోల్ వాల్యూను కలిగి ఉంటుంది మరియు ఇది ఒక ఇచ్చిన ఐపి కోడ్ గుర్తించడానికి FANCI ప్రయత్నిస్తుంది ఇంత తక్కువ కంట్రోల్ వాల్యూ ఈ సంకేతాలు చాలా ఎక్కువ స్టెల్తీగా ఉన్నాయని సూచిస్తుంది ఈ సంకేతాలు హార్డ్వేర్ ట్రోజన్ను కలిగి ఉండవచ్చని సూచిస్తుంది లేదా ఇతర మాటలలో చెప్పాలంటే ఈ సంకేతాలు వాటిలో ఉన్న హార్డ్వేర్ ట్రోజన్ కోసం ట్రిగ్గర్ను కలిగి ఉండవచ్చు మల్టీప్లెక్సర్కు మరో ఉదాహరణ తీసుకుందాం ఈ మల్టీప్లెక్సర్ 4 to 1 మల్టీప్లెక్సర్ దీనికి 4 ఇన్పుట్లు A B C మరియు D దీనికి రెండు సెలెక్ట్ లైన్స్ S1 మరియు S2 ఉన్నాయి మరియు ఇది ఈ ఇన్పుట్లలో ఒకదాన్ని అవుట్పుట్ M కు మల్టీప్లెక్స్ చేస్తుంది కాబట్టి S1 మరియు S2 యొక్క విలువను బట్టి A B C లేదా D లలో ఎదో ఒకటి M గా మారుతుంది మారుతుంది ఇంతకు ముందులా ఈ మల్టీప్లెక్సర్ కోసం మనము ట్రూత్ టేబుల్ను వ్రాయగలము మరియు ఈ ప్రతి సిగ్నల్కి కంట్రోల్ వాల్యూను కూడా లెక్కించవచ్చు కాబట్టి మొత్తం 4 ప్లస్ 2 అనగా 6 ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయి మరియు ఈ ప్రతి ఇన్పుట్ సిగ్నల్స్ కోసం మేము కంట్రోల్ వాల్యూను లెక్కించవచ్చు కాబట్టి ఈ విధంగా కంప్యూటింగ్ చేస్తే A పై M యొక్క కంట్రోల్ ను 32 లో 8 అని అర్ధం అంటే A 32 లో 8 సార్లు అవుట్పుట్ M పై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇది A యొక్క కంట్రోల్ గా 0 25 విలువను ఉపయోగిస్తుంది అదేవిధంగా B C D S1 మరియు S2 యొక్క అన్ని ఇతర ఇన్పుట్ల కంట్రోల్ను మనం నిజంగా కనుగొనవచ్చు మరియు ఇవి వరుసగా 0 25 0 25 మరియు 0 5 మరియు 0 5 గా ఉంటాయి S1 మరియు S2 కంట్రోల్ విలువ 0 5 కలిగి ఉన్నాయని గమనించండి మరియు అన్ని ఇతర ఇన్ పుట్స్ A B C మరియు D విలువ 0 25 కాబట్టి వాస్తవానికి ఈ మల్టీప్లెక్సర్లో ఈ సిగ్నల్స్ ఏవీ స్టెల్తీగా లేనందు వలన వాటిలో హార్డ్వేర్ ట్రోజన్ ఉండడం చాలా అరుదు ఇప్పుడు ఈ మల్టీప్లెక్సర్కు స్వల్ప మార్పును పరిగణించండి ఇప్పుడు మనకు రెండు సెలెక్ట్ లైన్స్ మాత్రమే కాదు వాస్తవానికి 65 సెలెక్ట్ లైన్స్ ఉన్నాయి మొదటి రెండు ఇక్కడి లాజిక్లో S1 మరియు S2 లు మనం ఇంతకు ముందు చూసినవే మరియు వీటితో పాటు మరో 63 సెలెక్ట్ లైన్స్ ఉన్నాయి ఇవి 0 లేదా 1 ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఇప్పుడు హానికరమైన మల్టీప్లెక్సర్ను పరిశీలిద్దాం మనం చేసినది ఏమిటంటే మనము ఇంతకు ముందు ఒక 4 to 1 మల్టీప్లెక్సర్ను తీసుకున్నాము మరియు దానికి ట్రిగ్గర్ సర్క్యూట్ను జోడించాము ఇప్పుడు ఈ ట్రిగ్గర్ సర్క్యూట్ తప్పనిసరిగా 63 ఇన్పుట్లను తీసుకుంటుంది మరియు ఈ ట్రిగ్గర్ విలువ ఆధారంగా 0 లేదా 1 గాని అవుట్పుట్ చేసే లాజిక్ ఉంది సాధారణంగా పాసివ్ మోడ్లో లేదా ఈ లాజిక్ యొక్క అవుట్పుట్ 0 అవుతుంది ఈ సందర్భంలో ఇది S1 మరియు S2 విలువలను బట్టి సాధారణ 4 to 1 మల్టీప్లెక్సర్గా పనిచేస్తుంది ఈ A B C మరియు D ఇన్పుట్లలో ఒకటి అవుట్పుట్ M కి మారతాయి ఇప్పుడు ఈ అదనపు సెలెక్ట్ లైన్స్ యొక్క 63 అదనపు బిట్స్ లపై ఆధారపడి అవుట్పుట్ 1 కి వెళుతుంది వాస్తవానికి S1 మరియు S2 విలువలపై ఆధారపడి ఉండదు ఇన్ పుట్ E Mగా మారుతుంది కాబట్టి మనం చూసేది ఏమిటంటే ఇది హార్డ్వేర్ ట్రోజన్ ఇక్కడ ట్రిగ్గర్ ఉంది మరియు ఈ E విలువ మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్కి లీక్ అవుతుంది ఇప్పుడు మల్టీప్లెక్సర్కు ఈ వివిధ ఇన్పుట్ల కోసం కంట్రోల్ వాల్యూస్ ను తిరిగి కంప్యూట్ చేస్తున్నప్పుడు A B C మరియు D ఇప్పటికీ 0 25 కంట్రోల్ వాల్యూను కలిగి ఉన్నాయని సెలెక్ట్ లైన్స్ S1 మరియు S2 ఇప్పటికీ 0 5 కంట్రోల్ వాల్యూను కలిగి ఉన్నాయని మనం చూస్తాము ఏదేమైనా హార్డ్ వేర్ ట్రోజన్ కారణంగా వచ్చే అదనపు లైన్స్ 2 కంట్రోల్ వాల్యూను కలిగి ఉంటాయి ఇంకా ఇన్పుట్ E అవుట్పుట్ M పై 2 కంట్రోల్ వాల్యూను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఏమి సూచిస్తుందంటే ఈ రెడ్ లైన్స్కు అనుగుణమైన ఇన్ పుట్స్ E మరియు ఇన్ పుట్స్ S3 నుండి S66 వరకు స్టీల్తీ సిగ్నల్స్ కాబట్టి అవి చాలా అరుదుగా ఉపయోగించబడతాయి మరియు ఈ ప్రత్యేక మల్టీప్లెక్సర్ యొక్క సాధారణ ఆపరేషన్ సమయంలో అవి ఇనాక్టివ్ గా ఉంటాయి మరియు అందువల్ల అవి హార్డ్వేర్ ట్రోజన్ను చేర్చడానికి వేదికలు కావచ్చు కాబట్టి FANCI పేపర్ సూచించేది ఏమిటంటే వాళ్ళు హార్డ్వేర్ సర్క్యూట్లో పొటెన్షియల్ స్టీల్తీ సిగ్నల్స్ను గుర్తించడానికి యొక్క మీన్ మీడియన్ మరియు ట్రివియాలిటీ అనే 3 హ్యూరిస్టిక్స్ ఉపయోగించారు కాబట్టి ఈ మూడు కొలమానాలు ప్రతి ఒక్కటి మీకు వేరే ఫలితాన్ని ఇవ్వగలవు మరియు వాస్తవానికి విభిన్న సందర్భాలలో ఆక్టివ్గా మారతాయి ఉదాహరణకు బ్యాక్డోర్ ట్రిగ్గర్ల సందర్భంలో తరచుగా తక్కువ లేదా ప్రభావితం కాని వైర్స్ ఉన్నప్పుడు మీడియన్ సున్నాకి దగ్గరగా ఉంటుంది మరోవైపు మీన్ కొన్ని తక్కువ డిపెండెన్సీలు ఉంటే అవుట్లైయర్లకు సున్నితంగా ఉంటుంది మరియు వాటిలో ఒకటి ప్రభావితం కానట్లయితే దానిని పొందే అవకాశం ఉంది గమనించబడింది మరోవైపు ట్రివియాలిటీ అనేది వెక్టర్లోని విలువల యొక్క సగటు కాబట్టి ఈ మూడు కొలమానాలు ఎలా విభిన్నంగా ఉంటాయి మరియు వాటిని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించిన మరిన్ని వివరాల కోసం మీరు ఈ పేపర్ ను చదువవచ్చు ఇప్పుడు మీరు ఈ హానికరమైన మల్టీప్లెక్సర్ను చూస్తే మీన్ 0 03 స్కోరును కలిగి ఉంది ట్రివియాలిటీకి 0 50 స్కోరు ఉంది మరియు మీడియన్కి 2 స్కోరు ఉంటుంది ఈ మీడియన్ మీకు ఈ ప్రత్యేక సర్క్యూట్లో హానికరమైన బ్యాక్ డోర్ ఉండవచ్చుననే మంచి సూచన ఇస్తుంది కాబట్టి FANCI యొక్క పూర్తి అల్గోరిథం ఈ క్రింది విధంగా ఉంటుంది కాబట్టి మనము మొదట్లో FANCI IP కోడ్ స్థాయిలో పనిచేస్తుందని చర్చించాము కాబట్టి మీకు వెరిలోగ్ లేదా VHDL లో లాగా RTL లో చాలా పెద్ద IP కోడ్ వ్రాయబడిందని భావించబడుతుంది మరియు FANCI ఏమి చేస్తుందంటే ఇది ఈ RTL ని ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు డిజైన్లోని అనుమానాస్పద వైర్లన్నింటినీ ఫ్లాగ్ చేస్తుంది కాబట్టి ఈ అనుమానాస్పద వైర్లు లేదా స్టీల్తీ వైర్లు హార్డ్వేర్ ట్రోజన్ను కలిగి ఉండగలవు FANCI హామీ ఇచ్చేది ఏమిటంటే అల్గోరిథం నందు ఫాల్స్ నెగేటివ్స్ లేవు అనగా ఈ ప్రత్యేక IP లో ట్రోజన్ ఉంటే FANCI ఖచ్చితంగా దానిని కనుగొంటుంది కాబట్టి డిజైన్లోని ప్రతి మాడ్యూల్కు అల్గోరిథం ఈ క్రింది విధంగా పనిచేస్తుంది మరియు ఆ మాడ్యూల్లోని ప్రతి గేట్ ద్వారా మరియు గేట్లో ఉన్న అన్ని వైర్ల కోసం పార్సింగ్ చేయబడి ట్రూత్ టేబుల్ T నిర్మించబడింది మరియు తరువాత ప్రతి ఇన్పుట్కి కంట్రోల్ వాల్యూస్ లెక్కించబడతాయి ఈ కంట్రోల్ వాల్యూస్ V అని పిలువబడే వెక్టార్కు జోడించబడతాయి మరియు తరువాత 3 హ్యూరిస్టిక్స్ అంటే మీన్ మీడియన్ మరియు ట్రివియాలిటీ లెక్కించబడతాయి మరియు ఈ హ్యూరిస్టిక్స్ ఆధారంగా వైర్స్ వాస్తవానికి సస్పీసియస్ లేదా నాన్ సస్పీసియస్ కు సెట్ చేయబడతాయి కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన అల్గోరిథం మరియు ఐపి కోర్లలో ఉన్న హార్డ్వేర్ బ్యాక్ డోర్లను గుర్తించడానికి అత్యంత సమర్థవంతమైన అల్గోరిథంలలో ఒకటి మరియు 2013 నుండి ఈ అల్గోరిథం మీద చాలా మెరుగుదలలు వచ్చాయి ఇవి మరింత ఆధునిక బ్యాక్ డోర్లను గుర్తించగలవు ధన్యవాదాలు